కీవర్డ్లు రెసిప్రొకేటింగ్ సర్క్యూట్స్ రీజనరేటివ్ సర్క్యూట్స్ సోలేనోయిడ్ రిలీఫ్ వాల్వ్ చెక్ వాల్వ్ ఎక్స్టెన్షన్ స్ట్రోక్ ఇప్పుడు మనం తరువాతి ఉదాహరణకి వెళ్దాం కాబట్టి తదుపరి ఉదాహరణలో ఏమి జరుగుతుందంటే అంటే మేము ఇంకా రెసిప్రొకేషన్ సర్క్యూట్లను కలిగి ఉన్నాము కానీ ఇప్పుడు మనం రీజనరేటివ్ కాన్ఫిగరేషన్ ను కలిగి ఉన్నాము రీజనరేటివ్ కాన్ఫిగరేషన్ అంటే ఏమిటి కాబట్టి ఇంతకు ముందు మీరు చూశారు సిలిండర్ను ఒక చివరకి తరలించండి మీరు రాడ్ను విస్తరించాలని అనుకుందాం కాబట్టి మీరు ద్రవాన్ని క్యాప్ ఎండ్ లోకి నెట్టివేస్తారు మరియు రాడ్ వద్ద ద్రవం బయటకు వస్తుంది కాబట్టి ప్రాథమికంగా మీరు క్యాప్ను పంపులోకి కనెక్ట్ చేస్తారు మరియు మీరు ఆ రాడ్ను ట్యాంక్లోకి కనెక్ట్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ మేము చెబుతున్నది ఏమిటంటే రాడ్ ఎండ్ నుండి బయటకు వచ్చే కొంత ద్రవాన్ని తిరిగి క్యాబిన్ లోకి పంపించాలనుకుంటున్నాము కాబట్టి అది ఎలా సాధ్యమవుతుంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అదే చూపబడింది మొదట భాగాలను చూడండి ఇది A పంప్ ఇది B రిలీఫ్ వాల్వ్ ఇది C డైరెక్షనల్ వాల్వ్ మరియు ఇది D సిలిండర్ ఇప్పుడు చూడండి మేము సిలిండర్ రాడ్ కొంచెం మందంగా గీసాము కేవలం రాడ్ ఏరియా సిలిండర్ పిస్టన్ ఏరియాకి అతి తక్కువ కాదని నిర్ధారించడానికి ఇది పిస్టన్ ఏరియా క్యాపిటల్ A మరియు ఇది రాడ్ ఏరియా స్మాల్ a అనుకుందాం కాబట్టి ఏమి జరుగుతుందంటే ఇప్పుడు రెండు వైపులా ఏరియాలు భిన్నంగా ఉన్నాయి ఈ ప్రత్యేకమైన డైరెక్షనల్ వాల్వ్ ను కూడా చూడండి దీని రెండు పొజిషన్స్ ఒకే రకంగా ఆధారపడి ఉంటాయి ఆ కోణంలో రెండు సోలేనాయిడ్లు ఆఫ్లో ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది కాబట్టి రెండు సోలేనాయిడ్లు ఆఫ్లో ఉంటే అది సోలేనోయిడ్ యొక్క చివరి ఆపరేషన్కు అనుగుణమైన స్థితిలో ఉంటుంది కాబట్టి సోలేనోయిడ్ A చివరిది ఆన్లో ఉంటే అది మీరు ఆఫ్ చేసినా అది ఎడమ స్థానంలోనే ఉంటుంది కాబట్టి అది మెకానికల్ కారణంగా ఉంటుంది మీకు అమరిక తెలుసు ఇది టెన్షన్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమి జరుగుతుందో చూడండి ఇక్కడ పంపు ప్రవాహం V అని అనుకుందాం కాబట్టి ఏమి జరుగుతుందంటే ప్రవాహం V అయితే ప్రవాహం యొక్క నిష్పత్తిని చూడండి అది X దూరం కదులుతుందని అనుకుందాం అప్పుడు వాల్యూమ్ ఫీల్డ్ విలువ A X అవుతుంది మరియు ఎక్సపెల్డ్ వాల్యూమ్ X అవుతుంది కాబట్టి ఇది V1 అయితే మరియు ఇది V2 అయితే బయటకు వస్తోంది v2 v1 A 1 a A 1 1 K K కాబట్టి ఇది V2 V1 మరియు V1 V2 K K 1 సరే కాబట్టి ఇప్పుడు V V1 V2 VV1V2 1 ×V2 V K 1 x V2 అంటే అది 1 x V2 కు సమానం K K 1 కాబట్టి 1 x V2 కాబట్టి మనకు రెండు సమీకరణాలు లభిస్తాయి మనకు V2 x V అందువలన V1 K x V ఇవి తుది వ్యక్తీకరణలు కాబట్టి ఇవి ప్రవాహాలు అదేవిధంగా టిపికల్ కేసు ఏమిటంటే ఎక్స్టెన్షన్ స్ట్రోక్ సమయంలో ఇది జరుగుతుంది కాబట్టి వాస్తవానికి ప్రవాహం రేటు K x V అయినప్పటికీ K 1 చూస్తారు కానీ వాస్తవానికి డ్రా అయిన ద్రవం పంప్ నుండి స్మాల్ V ఉంటుంది ఇప్పుడు రెట్రాక్షన్ స్ట్రోక్ లో ఏమి జరుగుతుంది కాబట్టి ఎక్స్టెన్షన్ స్ట్రోక్లో ఇది ఇలా వెళ్తుంది ఇది ఇలా ప్రవేశిస్తుంది మరియు తరువాత మళ్ళీ ఈ భాగం ఇలా వెళుతుంది ఇది ఎక్స్టెన్షన్ స్ట్రోక్ లో ప్రవాహ నమూనాలు రిట్రాక్షన్ స్ట్రోక్లో ఏమి జరుగుతుంది రిట్రాక్షన్ స్ట్రోక్ లోఇప్పుడు మీరు ఈ స్థితిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇదే మార్గం ద్రవ అడిషన్ లేదు కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతున్నది ఇది V మరియు స్పష్టంగా ఇది నేరుగా దీనిలోకి వెళుతుంది మరియు సహజంగా ఇది అవుతుంది కాబట్టి ఇది v అవుతుంది ఇది X దూరానికి కదులుతుందని అనుకుందాం కాబట్టి ఇది V అయితే ఆ ఏరియా సగం అని అనుకుందాం ఈ వైపు అది K V గా ఉంటుంది యూనిట్ సమయంలో కదిలిన దూరం వాస్తవానికి V A a అవుతుంది V అనేది ప్రవిహించిన వాల్యూమ్ A a ఇది ప్రయాణించిన దూరం విలువ ఇది ఇంటూ A ఎక్స్ పెల్ అయిన వాల్యూమ్ అవుతుంది కాబట్టి ఇది A V A a A a A 1 1 K K కాబట్టి A K K 1 అవును కాబట్టి ఇది K V గా ఉంటుంది ఇది ద్రవం ఎక్సపెల్డ్ రేటు ఇది ద్రవం కాబట్టి దీని ద్వారా మనం ఏమి సాధిస్తాము అదే విధంగా మీరు ప్రెషర్ చూస్తే ఇది జరుగుతోంది A 0 5 కు సమానం లేదా బదులుగా Aa 2 కు సమానం కాబట్టి అప్పుడు ఏమి జరుగుతుందో మీరు చూడవచ్చు ఉదాహరణకు అదే పంపు ప్రవాహం రేటు V తో యూనిట్ సమయానికి ప్రయాణించే దూరం ఏమి ఉండబోతోంది ఇది V అయితే ప్రవాహం ఇది V గా ఉంటుంది మరియు మునుపటి కేసుకి వెళితే మనము మునుపటి కేసుకి ఎలా వెళ్తాము ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాస్తవానికి ఇది ఒక మంచి ఎక్సరిసిస్ కావచ్చు అక్కడ రెండు విషయాలు జరుగుతాయి మొదటి విషయం ఏమిటంటే రెండు పాయింట్లు నంబర్ వన్ ను కనుగొంటారు అంటే 2 1 ఏరియా రేషియో అనుకుంటే అప్పుడు ఎక్స్టెన్షన్ మరియు రిట్రాక్షన్ వేగం ఒకటేనని మీరు కనుగొంటారు కాని అవి ఇతర ఏరియా నిష్పత్తులకు సమానంగా ఉండవు అది గుర్తుంచుకోవాలి అదేవిధంగా మీరు ఒక చిన్న రేటు పొందగలము ఎక్స్టెన్షన్ స్ట్రోక్ విషయంలో మీరు దీనిని పంపుకు మరియు దీనిని ట్యాంక్కు నేరుగా కనెక్ట్ చేసినట్లైతే అప్పుడు మీరు అదే పంపు ప్రవాహ రేటుతో నెమ్మదిగా కదలికను చూడవచ్చుకాబట్టి రిజనరేటివ్ యొక్క ప్రయోజనం ఏమిటంటే అదే ప్రవాహం రేటు రేటింగ్ పంపుతో మనము వేగంగా కదలికను ఉత్పత్తి చేయగలుగుతాము కానీ అదే సమయంలో మనకు అధిక పంపు ప్రెషర్ అవసరం కాబట్టి ఏమి జరుగుతుందంటే మనకు అధిక పంపు ప్రెషర్ అవసరమయ్యేటప్పుడు అదే ఫోర్స్ తో లోడ్ ను నడపాలనుకుంటే రిజనరేటివ్ సర్క్యూట్లో మనకు అధిక ప్రెషర్ అవసరం కాబట్టి ప్రాథమికంగా మనము ప్రవాహంతో ప్రెషర్ ని ట్రేడింగ్ చేస్తున్నాము అంటే మేము ఒక నిర్దిష్ట వేగాన్ని సాధించడానికి నెమ్మదిగా ప్రవాహం రేటు ఉన్న పంపును ఉపయోగించవచ్చు అదే సమయంలో మీరు ఒక నిర్దిష్ట ఫోర్స్ ని సాధించాలనుకుంటే అప్పుడు మనము అధిక ప్రెషర్ ని ఇవ్వాలి కాబట్టి ఇది రిజనరేటివ్ అట్రాక్షన్ సర్క్యూట్ యొక్క ప్రాథమిక లక్షణం కాబట్టి తరువాతి దానికి వెళ్దాం ఇది రిజనరేటివ్ రెసిప్రొకెటింగ్ సర్క్యూట్ విత్ చేంజెవర్ టు కన్వెన్షనల్ మోడ్ కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతోంది ప్రాథమికంగా ఇక్కడ జరుగుతున్న ఒకే రకమైన విషయం ఏమిటంటే మళ్ళీ మీకు పంపు ఉంది మీకు రిలీఫ్ వాల్వ్ ఉంది మీకు సోలేనోయిడ్స్ మరియు హైడ్రాలిక్ పైలట్ తో మూడు పొజిషన్డ్ డైరెక్షన్ వాల్వ్స్ ఉన్నాయి మరియు మొదటి సందర్భంలో ఈ స్థితిలో ప్రవాహం ఇలా ఉంటుంది ఈ విధంగా కాప్ కి మరియు కదలకుండా ప్రారంభమవుతుంది కాబట్టి స్వేచ్ఛగా వస్తుంది మరియు రిజనరేషన్ ఉంది కాబట్టి ప్రారంభంలో రిజనరేషన్ ఉంది కాబట్టి పంపు ప్రవాహం రేటు వేగం ఎక్కువగా ఉంటుంది చివరికి అధిక ఫోర్స్ ఎదురైంది అది ఆ ప్రవాహం రేటు వద్ద ప్రైమ్ మూవర్ చేత మద్దతు ఇవ్వబడదు

అప్పుడు ఏమి జరగబోతోంది అంటే ఇక్కడ ప్రెషర్ పెరుగుతుంది ఇది రెసిస్టన్స్ ఎదుర్కొన్నప్పుడల్లా ఇక్కడ ప్రెషర్ పెరుగుతుంది మరియు ఇది విరుద్ధంగా ఉంటుంది కాబట్టి ఇది ఇలా కనెక్ట్ చేయబడివుంది కాబట్టి ప్రెషర్ పెరిగిన తరువాత ఇది ఇలా కనెక్ట్ అవుతుంది మరియు దీని ద్వారా ప్రవహిస్తుంది కాబట్టి ఇప్పుడు దీని అంతటా పూర్తి ప్రెషర్ ఉంటుంది మరియు రిజనరేషన్ ఉండదు కాబట్టి వేగం పడిపోతుంది మరియు అందువల్ల ప్రెషర్ ని సరిగ్గా నిర్వహించగలుగుతుంది ఇప్పుడు చివరికి అధిక ఫోర్స్ అవసరం ఉంటే ఇది ఈ వాల్వ్ ద్వారా రిజనరేటివ్ సర్క్యూట్ నుండి కన్వెన్షనల్ రెసిప్రొకేటింగ్ సర్క్యూట్ గా మారుతుంది ఇతర పొసిషన్ లో చాలా సులభం ఇది ఇక్కడ ఉంది కాబట్టి ఏమి జరుగుతుందంటే ఇది ప్రవాహం నేరుగా ఈ చెక్ వాల్వ్ ద్వారా ప్రవహిస్తుంది సూటిగా ఉంటుంది మరియు ఇది నేరుగా తిరిగి వస్తుంది మరియు ఇది ట్యాంకుకు అనుసంధానించబడుతుంది అది కన్వెన్షనల్ మోడ్ ఈ సందర్భంలో అక్కడ ప్రెషర్ అవసరం లేదు మరియు అది తిరిగి వస్తుంది కాబట్టి ప్రయోజనం ఏమిటంటే మనకు అధిక ఫోర్స్ అవసరం ఉంది ఫోర్స్ అవసరాన్ని పంపు ద్వారా నిర్వహించగలిగినంత కాలం మనము రిజనరేటివ్ సర్క్యూట్ కి వెళ్తాము కాబట్టి పంప్ ప్రవాహం రేటుతో మనము అధిక వేగాన్ని సాధిస్తున్నాము అయితే ఫోర్స్ అవసరం పెరిగినప్పుడల్లా వెంటనే సిస్టమ్ కన్వెన్షనల్ సర్క్యూట్కు మారుతుంది ప్రెషర్ ఇప్పుడు పూర్తిగా వర్తించబడుతుంది కాబట్టి మనము నిర్వహించవచ్చు మరియు ప్రవాహం రేటు పడిపోతుంది మరియు ఈ ప్రవాహం రేటుతో మనకు తక్కువ వేగం ఉంది కాబట్టి ఇది సర్క్యూట్ యొక్క ప్రయోజనం తరువాత మనకు సీక్వెన్సింగ్ సర్క్యూట్ ఉంది కాబట్టి సీక్వెన్సింగ్ సర్క్యూట్లో ఏమి జరుగుతుంది ఇప్పుడు ఈ ఉదాహరణలో మనకు ఒకటి కంటే ఎక్కువ సిలిండర్లు ఉన్నాయి ఇప్పటివరకు మనం చేస్తున్నది ఏమిటంటే మనకు ఒక సిలిండర్ మాత్రమే నిర్వహించబడుతుంది అయితే కొన్నిసార్లు మీరు ఎక్కువ సిలిండర్లను ఆపరేట్ చేయవలసి ఉంటుంది మరియు ఉదాహరణకు మీకు వుడ్ పని చేసే మెషిన్ ఉందని అనుకుందాం మీకు ప్లేనింగ్ మెషీన్ ఉంది కాబట్టి మీరు ప్లేనింగ్ కట్టర్ ను కదిలించేముందు జాబ్ ని హోల్డ్ చేయాలి క్రమం ఏమిటంటే మొదట హోల్డింగ్ సిలిండర్ ను ఆపరేట్ చేసి ఆపై ప్లేనర్ ను కదిలించడం ప్రారంభించండి కాబట్టి ప్లేనర్ విస్తరించి తరువాత ప్లేనర్ ఉపసంహరించు కున్న తరువాత క్లాంప్ సిలిండర్ ను తీసివేస్తుంది కాబట్టి మీరు ప్రతిసారీ మొదటి క్లాంప్ ఆపరేట్ చేయాలి తరువాత ప్లేనింగ్ సిలిండర్ యొక్క ఎక్స్టెన్షన్ ఆపై ప్లేనింగ్ సిలిండర్ యొక్క రిట్రాక్షన్ మరియు తర్వాత అన్క్లాంప్ చేయాలి కాబట్టి ఇది ఆపరేట్ చేయాల్సిన రెండు సిలిండర్ల యొక్క ఒక నిర్దిష్ట క్రమం కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఎలా సాధించగలమో చూద్దాం ఇక్కడ మనము ఉన్నాము కాబట్టి ఇక్కడ సర్క్యూట్ ఉంది కాబట్టి మనం ఏమి చేయబోతున్నాం ఈ సర్క్యూట్ చూడండి ఇక్కడ మనకు రెండు సిలిండర్లు ఉన్నాయి ఒకటి J మరొకటి H మరియు మనకు సాధారణ పంపు ఉంది ఇది ప్రధాన వాల్వ్ ఇది పనిచేస్తోంది ఇక్కడ రిలీఫ్ వాల్వ్ D ఉంది మరియు ఇవి మూడు వాల్వ్స్ వాస్తవానికి ఇవి సీక్వెన్సర్ కు కారణమవుతాయి కాబట్టి ఇప్పుడు ప్రారంభంలో సిలిండర్ H విస్తరించి ఉంది కాబట్టి ఇది ఈ పొసిషన్ లో ఉంది సిలిండర్ H విస్తరించడం అంటే అది ఈ చెక్ వాల్వ్ ద్వారా ప్రవహిస్తుంది ఓపెన్ డైరెక్షన్ క్యాప్ ఎండ్ లోకి ప్రవహిస్తుంది దీని ద్వారా బయటకు ప్రవహిస్తుంది మరియు తిరిగి వస్తుంది కాబట్టి ఇది పొసిషన్ మరియు సిలిండర్ H పైకి విస్తరిస్తోంది ఇది సైకిల్ యొక్క మొదటి ఫేజ్ తర్వాత సిలిండర్ H ఆగిపోతుంది కాబట్టి ఇది మెకానికల్ గా స్టాప్ అవుతుంది ఇప్పుడు ఏమి జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఒక్కసారి మెకానికల్ స్టాప్ అయినతరువాత ఈ ప్రెషర్ ఇప్పుడు పెరుగుతుంది ఎందుకంటే దీని ద్వారా మరింత ప్రవాహం ఉండదు ప్రవాహం ఆగిపోతుంది కాబట్టి వెంటనే ఈ వాల్వ్ను ఆపరేట్ చేసే పంపు ప్రెషర్ కి పెరుగుతుంది ఈ సమయంలో దీని గుండా వెళ్ళలేము కాబట్టి వాల్వ్ J ని నెట్టడం ప్రారంభిస్తుంది కాబట్టి ప్రవాహం ఇలాగే వెళుతుంది కాబట్టి సిలిండర్ J విస్తరించింది దీనిపై ప్రెషర్ ఉందని గుర్తుంచుకోండి కాబట్టి ఈ ప్రెషర్ పట్టుకుంటుంది ఇది ఆదమబడినది సిలిండర్ H ఆదమబడినది కాబట్టి మీరు క్లేమ్పింగ్ కోసం దీనిని ఉపయోగిస్తే క్లేమ్పింగ్ ప్రెషర్ ఉంటుంది తదుపరి సిలిండర్ J రెట్రాక్ట్ అవుతుంది ఇప్పుడు మీరు సోలేనోయిడ్ ను కదిలించారు మరియు వాస్తవంగా దీనిని ఈ పాయింట్ తో అనుసంధానించాలి మరియు ఈ పంపు ను ఈ బిందువుతో అనుసంధానించాలి కాబట్టి ఇప్పుడు పంపు ప్రవాహం ఇలా అనుసంధానించబడి ఉంది దీని గుండా వెళుతుంది సిలిండర్ J ఉపసంహరించుకుంటుంది దీని ద్వారా ప్రవహిస్తుంది ఉచిత ప్రవాహాన్ని ప్రవహిస్తుంది వాల్వ్ను తనిఖీ చేస్తుంది మరియు దీని గుండా పంప్ ట్యాంక్ కి వెళుతుంది సిలిండర్ J రెట్రాక్ట్ అవుతుంది తదుపరి చివరి పాయింట్ ఇప్పుడు సిలిండర్ J పూర్తిగా రెట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రెషర్ సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రెషర్ పెరుగుతుంది మరియు ఇది ఇప్పుడు సిలిండర్ను క్రిందికి నెట్టివేస్తుంది కానీ ఈసారి నోడ్ దీని గుండా వెళ్ళవలసిన అవసరం లేదు కాబట్టి సిలిండర్ H అక్కడకు వస్తున్నప్పుడు ఎల్లప్పుడూ ప్రెషర్ వెనక్కి ఉంటుంది ఇది ట్యాంక్తో అనుసంధానించబడదు ఎందుకంటే ఇది దీని గుండా వెళ్ళడం లేదు ఇది రిలీఫ్ వాల్వ్ కు వెళుతోంది కాబట్టి సిలిండర్ H దిగువకు వస్తోంది ఇక్కడ నెట్ ఫోర్స్ వాస్తవానికి నియంత్రించబడుతోంది కాబట్టి ఇది నెమ్మదిగా నిలువుగా క్రిందికి వస్తోంది

పైకి రావడం వేగంగా ఉంటుంది కానీ క్రిందికి వెళ్లడం తక్కువ ఫోర్స్ తో ఉండాలి ReferSlideTime2336 కాబట్టి ఇది మనము సాధించినది మనము ఒక సీక్వెన్స్ సాధించాము కాబట్టి ఇవి కొన్ని సర్క్యూట్లు మరియు ఈ పాఠంలో మనం చూసినవి అన్లోడ్ సర్క్యూట్లు సిస్టమ్ ప్రెజర్ సెలక్షన్ సర్క్యూట్లు వివిధ రకాల రెసిప్రొకేటింగ్ సర్క్యూట్లు రాపిడ్ మోడ్ లతో రెసిప్రొకేటింగ్ సర్క్యూట్లు రిజనరేషన్ తో రెసిప్రొకేటింగ్ సర్క్యూట్లు రిజనరేషన్ మరియు కన్వెన్షనల్ తో రెసిప్రొకేటింగ్ సర్క్యూట్లు మరియు చివరికి మనం ఎక్కువ సిలిండర్లు తో సీక్వెన్సింగ్ సర్క్యూట్లను చూశాము మనము పాఠం చివరకి వచ్చాము ఆలోచించాల్సిన పాయింట్లు చెక్ వాల్వ్ మొదటి అన్లోడ్ సర్క్యూట్లో లేకపోతే ఏమి జరుగుతుందో మీరు ఊహించగలరా పంప్ A కి బదులుగా పంప్ B ని అన్లోడ్ చేయాలనుకుంటే మీరు సిస్టమ్ను ఎలా సవరిస్తారు సర్క్యూట్ చాలా సిమ్మెట్రీక్ ఐతే ఆ మొదటి సిస్టం లో చాలా సులభం కాబట్టి మీరు పంప్ A కోసం చేసినవన్నీ పంప్ B కోసం చేయాలి C నుండి D మరియు D నుండి E కి కనెక్ట్ చేయడానికి లైన్స్ ఎందుకు డాష్ లైన్స్ లో సూచించబడ్డాయి ఇది రెండవది ఇది సిస్టమ్ ప్రెజర్ ఎంపిక ఎందుకంటే అవి పైలట్ లైన్లు నేను ఇప్పటికే సమాధానం ఇచ్చాను మీరు దాని గురించి ఆలోచించాలి నేను ప్రస్తావించదలిచిన ఒక విషయం ఏమిటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని లిమిట్ స్విచ్ పనిచేయడం కారణంగా కొన్ని సోలేనాయిడ్లను నిర్వహిస్తుంది కాబట్టి అది ఎలా జరుగుతుంది కాబట్టి మీరు దాని కోసం ఒక పథకాన్ని కలిగి ఉండాలి కొన్నిసార్లు మీరు పూర్తిగా ఎలక్ట్రికల్ పథకాన్ని కలిగి ఉండవచ్చు కొన్నిసార్లు మీరు సరళంగా ఉండవచ్చు కొన్నిసార్లు మీరు సాధారణ రిలే రకం పథకాన్ని కలిగి ఉండవచ్చు లేదా కొన్నిసార్లు మీరు PLC ఆధారిత పథకం ను కలిగి ఉండవచ్చు కాబట్టి వివిధ ప్రత్యేక ఏర్పాట్లు అవసరం కాబట్టి ఉదాహరణకు పైన పేర్కొన్న సిస్టం ను ఆటోమేట్ చేసే పథకాన్ని మీరు క్లుప్తంగా వివరించగలరా అంటే ఇంటర్మీడియట్ ప్రెజర్ మోడ్ ప్రెషర్ సెట్టింగ్ ని మించినప్పుడు సిస్టమ్ ఆటోమాటిక్ గా ప్రెషర్ మోడ్ కు మారుతుంది కాబట్టి మీరు ప్రెషర్ ని గ్రహించే కొన్ని కంట్రోల్ మెకానిజం ని రూపొందించవచ్చు మరియు అది ఆన్ అవుతుంది సోలేనోయిడ్ ఏ విదంగా లిమిట్ స్విచ్ తో శక్తివంతం అవుతుంది ఎక్స్టెన్షన్ మరియు రిట్రాక్షన్ సమయంలో సిలిండర్ యొక్క వేగం సమానంగా ఉంటుందా సమానంగా లేకపోతే వేగం ఏది నిర్ణయిస్తుందో విశ్లేషించండి మేము దీనిని విశ్లేషించాము ఇది మునుపటి సమస్య కానీ అది ఎలా నిర్ణయిస్తుంది మీరు గుర్తించండి డైరెక్షనల్ వాల్వ్ C యొక్క చిహ్నం యొక్క అన్ని భాగాలను వివరించండి ప్రాథమికంగా చాలా ప్రత్యేకమైనది ఇది రిజనరేటివ్ రెసిప్రొకేటింగ్ సర్క్యూట్ గురించి మాత్రమే డైరెక్షనల్ వాల్వ్కు మాత్రమే నిర్బంధం ఉంది అది ప్రత్యేకమైన విషయం సమస్యలకు సంబంధించిప్రెషర్ మరియు ప్రవాహానికి సంబంధించి చర్చించాము కాబట్టి ఇది 28 వ పాఠం యొక్క ముగింపు ధన్యవాదాలు